కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్స్మిషన్ లైన్ యొక్కఇండక్టన్స్ ప్రాధమిక భావనల కోసం వెళ్తాము సరే కాబట్టి ఒక కండక్టర్ కరెంట్ తీసుకొని వెళ్లుచున్నప్పుడు దాని చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఉందని మనకు తెలుసు ఉదాహరణ కి మేము కుడి చేతి నియమాన్ని వర్తింపజేస్తే ఇది మీ కండక్టర్ అని అనుకుందాం మరియు మీరు కండక్టర్ను ఇలా చుట్టేస్తే ఈ దిశ లో కరెంటు ప్రవాహం అయితే అప్పుడు ఆ అపసవ్య దిశ యాంటీ క్లాక్ వైజ్ anti clockwise నిమీరు చూస్తే అపసవ్య దిశ లో ప్లక్స్ లైన్స్ ఇది కాబట్టి కరెంట్ తీసుకొనివెళ్లే కండక్టర్ దాని చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉన్నప్పుడు కాబట్టి యొక్క అయస్కాంత రేఖల శక్తి కేంద్రీకృత వృత్తాలు కండక్టర్ మధ్యలో తమ కేంద్రాలను కలిగి ఉంటే ఇది కండక్టర్ అయితే ఇది కండక్టర్ అయితే అవి కేంద్రీకృత వృత్తాలు మరియు కండక్టర్ మధ్యలో ఉంటాయి నేను దీన్ని ఇలా చుట్టి ఉంటే ఇది ప్రస్తుత బొటనవేలు దిశ గా ఉంటే మీకు అయస్కాంత క్షేత్రం కుడి వైపు ఉంటుంది కానీ అవి వాస్తవానికి కేంద్రీకృత వృత్తాలు మరియు అక్కడ కేంద్రం కండక్టర్ మధ్యలో ఉంటుంది సరే కాబట్టికండక్టర్లోని వోల్టేజ్ ఆ కండక్టర్లో ప్రేరేపించబడిన వోల్టేజ్ ను వోల్ట్గా వ్రాయవచ్చుసరేప్రతి చోటా సాధ్యమైన చోట నేను యూనిట్ లను సరిగ్గా వ్రాస్తాను కాబట్టి ఇది వోల్ట్ ఇది వాస్తవానికి సమీకరణం సంఖ్య 4 సరే ఇక్కడ వెబర్ కండక్టర్ యొక్క ఫ్లక్స్ లింకేజ్స్ అనుసంధానాలు లను సూచిస్తుంది ఇది ప్లక్స్ లింకేజీ flux linkeage వెబెర్ లోకి మారుతుంది కాబట్టి ఈ సమీకరణం 4 ను ఈ రూపం లోనేసరే ఈ రూపం లోనే వ్రాయవచ్చు కాబట్టి ఇదిఇలా ఉంటుంది ఇది సమీకరణం 5 అన్ని సరే అంటే ఇది వాస్తవానికి అనుపాతం లో స్థిరం గా ఉంటుంది ఇది ప్రాథమికంగా ఇండక్టెన్స్ సరేకాబట్టి ఒక సరళి కరణ లీనియర్ linear కోసంఇండక్టెన్స్ హెన్రీస్ లో ఉంటుంది లీనియర్ మాగ్నెటిక్ సర్క్యూట్ లో ఫ్లక్స్లింకేజెస్ అనుసంధానాలు సరేసరళీయంగా మారుతూ ఉంటాయి అంటే ఇండక్టెన్స్ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది కాబట్టి మాగ్నెటిక్ సర్క్యూట్ సరళీయంగా ఉంటే బదులుగా i మరియు ఫ్లక్స్ లింకేజీ లతో సరళం గా మారుతుంటాయి కాబట్టి ఇండక్టెన్స్ ఎల్లప్పుడూ మనకు స్థిరంగా ఉంటుంది అంటే ఇది మేము హెన్రీ సరే కాబట్టి ఇది లీనియర్ మాగ్నెటిక్ సర్క్యూట్ కాబట్టి మనం ఇలా వ్రాయవచ్చు సరే కాబట్టి ఇండక్టెన్స్ స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇది హెన్రీ లో ఉంది కాబట్టి దీనికి సమీకరణ సంఖ్య 6 ఇవ్వబడింది కాబట్టి వాస్తవానికి ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను వాస్తవానికి లాంబ్డా𝝺 చిహ్నం లాంటిదిసరే కాని లాంబ్డా ను ఇలా రాయడం నాకు అలవాటైంది కాబట్టి మొత్తం అంతటా నేను దీనిని ఉపయోగించాలి కాబట్టి మొత్తం అంతటా సంకేత మార్పు లేదా ఏదీ ఉండ కూడదు కాబట్టి ఈ Ѱ వాస్తవానికి మనం లాంబ్డాను ఉపయోగిస్తాము దీన్ని ఫ్లక్స్ లింకేజీలు గా చూడండి కాబట్టి ఇది సమీకరణం 6 ను అందిస్తుంది మనం అని వ్రాయవచ్చు వాస్తవానికి లాంబ్డా Ѱ ఫ్లక్స్ లింకేజీలకు సమానం కాని మేము దానిని ఇప్పుడు లాంబ్డా ƛ చేత సూచిస్తున్నాము సరే మరియు లాంబ్డా మరియు Ѱ ఫ్లక్స్ లింకేజీల యొక్క RMS విలువలు మరియు ప్రస్తుతము వరుసగా ఇవి RMS విలువలు మరియు ఇది సమీకరణం 7 సరే కాబట్టి మీరు అయితే ఆంపియర్స్ సూత్రాన్ని ఉపయోగించడం అంటే magnetic field intensity అయస్కాంత క్షేత్ర తీవ్రత H కి సంబంధించిన ప్రస్తుత ఆంపియర్స్ సూత్రాన్ని ఉపయోగించడం మరియు i suffix ప్రత్యయం అయిన current enclosed పరివేష్టిత కరెంట్తో కప్పబడి ఉంటుంది i current enclosed కరెంట్ కప్పబడిన ది లేదా i enclosed i కప్పబడినది అయస్కాంత క్షేత్ర తీవ్రత తో సంబంధం కలిగి ఉంది H లూప్ ఇంటెగ్రల్ ఈ ఇంటెగ్రల్ లోనిది దీనిని లూప్ ఇంటిగ్రల్ అంటారుసరే అంటే ఇది మీ ఆంపియర్స్ సూత్రం మీ నుండి మీకు తెలిసిన భౌతికశాస్త్రం సరే కాబట్టి ఇది అదే సమయంలో సమీకరణ సంఖ్య 8 ఎందుకంటే తరువాత ఈ సమీకరణం ఉపయోగించబడుతుంది ఈ సమీకరణం సరిగ్గా ఉపయోగించబడుతుంది ఇప్పుడు flux density ని webermeter2 లలోతెలుపుతాము సరే ఇది మీకు తెలిసినట్లు గా అని ఇవ్వబడింది కాబట్టి ఇది సమీకరణం 9 ఇక్కడ మరియు హెన్రీ మీటరుకు అంతరిక్షం యొక్క పారగమ్యత మరియు సాపేక్ష పారగమ్యత సాపేక్ష పారగమ్యత సరే కాబట్టి మనం చేయగలిగేది ఏమిటంటే సమీకరణం 4 లో ని భర్తీ చేయడం అంటే ఈ సమీకరణం ఈ సమీకరణం 4 అంటే ఈ సమీకరణం మీరు ddt ను j 𝛚 మరియు Ѱ కి బదులుగా Ѱ కి బదులుగా ƛ మరియు l రెండూ సమానం మీరు తీసుకునేవి అని చెప్పాను కాబట్టి ఆ సందర్భంలో 4 సమీకరణంలో మీరు స్టడీ స్టేట్ వోల్టాజి డ్రాప్ j 𝛚 ద్వారా భర్తీ చేస్తే ప్రత్యామ్నాయ ఫ్లక్స్ అనుసంధానం కారణంగా పొందవచ్చు ƛLi కి సమానం సై లాంబ్డాకు సమానం ƛLi కాబట్టి ఈ వోల్టేజీలు డ్రాప్ V j⍵Li కాబట్టి ఏమీ కాదు కానీ మీ రియాక్టన్స్ సరే మీ I RMS విలువ అంటే j⍵LI మీ ఫ్లక్స్ లింకేజ్ లాంబ్డా కు సమానం కాబట్టి ఇది వాస్తవానికి సమీకరణం 10 సరే ఇప్పుడు అదేవిధంగా మీరు 2 సర్క్యూట్ల మధ్య పరస్పర ప్రేరణ ను తెలుసుకోవాలనుకుంటే రెండవ సర్క్యూట్ కుడివైపున ఉన్న కరెంట్ కారణంగా ఇది ఒక సర్క్యూట్ యొక్క ఫ్లక్స్ అనుసంధానం గా నిర్వచించబడింది కాబట్టి ఇది సాధారణంగా m1 అని ఇవ్వబడుతుంది ఇది m 2 ఒకటి తరువాత మీరు మీ కండక్టర్ను ఎప్పుడు తీసుకుంటారో చూద్దాం ఒకే దశ యొక్క ఇండక్టెన్స్ను ఒక రేఖ కు మరియు ఇతర విషయాల కండక్టర్ల ఇండక్టెన్స్ను తెలుసుకోవడానికి ఆ సమయం పరస్పర ప్రేరణను కూడా చూద్దాం కాబట్టి ఆ సందర్భంలో మనం వ్రాయగలముసరే అంటే ఇది mutual inductance పరస్పర ప్రేరణ ఇది హెన్రీ ఇది మీ సమీకరణ సంఖ్య 11 ఇవ్వబడింది కాబట్టి 2 సర్క్యూట్ల మధ్య మ్యూచువల్ ఫ్లక్స్ లింకేజీ mutual flux linkage అనుసంధానం రెండవ సర్క్యూట్లో కరెంటు కారణంగా మొదటి సర్క్యూట్ యొక్క ఫ్లక్స్ లింకేజీ అనుసంధానం గా నిర్వచించబడింది అంటే ఇది రెండవ సర్క్యూట్ యొక్క కరెంట్ కారణంగా ఈ విషయం యొక్క ఫ్లక్స్ లింకేజ్ మీలో ఉన్న కరెంట్ కారణంగా మేము అక్కడ పిలుస్తున్న దానిలో ప్రస్తుతము 2 సర్క్యూట్ల మధ్య ఉన్నది ఒక సర్క్యూట్ యొక్క ఫ్లక్స్ లింకేజీలుగా నిర్వచించబడింది రెండవ సర్క్యూట్లో కరెంటు కి కాబట్టి రెండవ సర్క్యూట్లో ఉన్న కరెంట్ కారణంగా ఒక సర్క్యూట్ యొక్క మీ ఫ్లక్స్ అనుసంధానం మొదటి సర్క్యూట్లోకి ప్రస్తుత సర్క్యూట్ కరెంట్ I1 అయితే ఇప్పుడు కాబట్టి ఈ mutual inductance పరస్పర ప్రేరణ కారణంగా దీనిని మీరు కనుగొంటే సర్క్యూట్ 2 లో వోల్టేజ్ డ్రాప్ సబ్ వోల్టేజ్ డ్రాప్ ఏమిటని అప్పుడు సర్క్యూట్ 1 లోని కరెంట్ కారణంగా ఇవ్వబడుతుంది కాబట్టి అది అలాగే ఉంటుంది కానీ వోల్ట్లు సరే కాబట్టి ఇది రెండవ సర్క్యూట్లో వోల్టేజ్ డ్రాప్ కాబట్టి ఈ విధంగా మేము mutual inductance పరస్పర ప్రేరణను నిర్ణయించగలము కాని ఈ వివరాలు తరువాత చూస్తాము ఇప్పుడు ఒకే కండక్టర్ యొక్క ఇండక్టెన్స్ కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్లు అంటే నేను ఇక్కడ వ్రాసిన ప్రతి స్టెప్ మనం ఏది మిస్ అవ్వకూడదు కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్లు సమాంతర కండక్టర్లతో కూడి ఉంటాయి మరియు అనంతమైన పొడవు గా భావించ వచ్చు ఎందుకంటే మీరు ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ ను చూసినట్లయితే అవి సమాంతర కండక్టర్లు అని మీరు అనుకోవచ్చు మరియు అవి అనంతమైన పొడవు గా ఉన్నాయని మేము అనుకోవచ్చు కాబట్టి దాని ఆధారం గా మేము కరెంట్ తీసుకొనే ఒక ఏకాకి స్థూపాకార కండక్టర్ యొక్క ఫ్లక్స్ అనుసంధానాల కోసం సమీకరణములను అభివృద్ధి చేస్తాము కాబట్టి స్థూపాకారం సరే ఘన కండక్టర్లు సరే తిరిగి వచ్చే మార్గం అనంతం వద్ద ఉంటాయని మనంఅనుకుంటాము అంటే మీరు ఏకాకి కరెంట్ మోసే స్థూపాకార కండక్టర్ మరియు రిటర్న్ పాత్ అని పిలవబడేది అనంతం infinity ∞ వద్ద ఉందని మనం చూస్తాము అంటే ఈ వూహ తో మరియు అయస్కాంతం ఆధారం గా ఇది ఒకే రౌండ్ టర్న్ సర్క్యూట్ను పూర్తి చేస్తుంది మరియు మీరు పిలిచే ది మరియు అయస్కాంత ప్రవాహ రేఖలు magnetic flux lines కేంద్రీకృత పరివేష్టిత వృత్తాలు సరే కుడి చేతి నియమం ఇచ్చిన దిశ తో కేంద్రీకృత క్లోజ్డ్ సర్కిల్స్ నేను ప్రారంభంలో మీకు చెప్పాను ఇది మీ నిలువు విషయం అయితే కండక్టర్ మరియు మీరు కండక్టర్ను ఇలా చుట్టేస్తే మరియు ఇది ప్రస్తుత దిశ అయితే ఇది ఫ్లక్స్ లైన్స్ అవుతుంది సరే కాబట్టి కుడి చేతి నియమం ఇచ్చిన దిశతో కాబట్టి తదుపరిది నా ఉద్దేశ్యం తదుపరి ది ఒక కండక్టర్ యొక్క ఇండక్టెన్స్ను లెక్కించడం కండక్టర్ లోపల ఉన్న ఫ్లక్స్ అలాగే బాహ్య ఫ్లక్స్ అంతర్గత మరియు బాహ్య రెండింటి నీ పరిగణన లోకి తీసుకోవడం అవసరం ఒక కండక్టర్ కరెంట్ ని తీసుకొనివెళ్లు కండక్టర్ యొక్క ఇండక్టెన్స్ ను నిర్ణయించడానికి మనం ఈ రెండు ఫ్లక్స్ లను పరిగణించాలి ఇప్పుడు కండక్టర్ మధ్యలో మనం లోపలికి వెళ్లేటప్పుడు అంతర్గత ఫ్లక్స్ ప్రవాహం క్రమం గా చిన్న మొత్తం లో కరెంట్ను అనుసంధానిస్తుంది ఉదాహరణకు ఇది కండక్టర్ యొక్క క్రాస్ సెక్షన్ ని చూస్తే అని చెప్పండి మరియు ఇది కరెంట్ను తిసుకొని కొంటున్నది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మీరు కొనసాగిస్తునప్పుడు మరియు ఏకరీతిగా కరెంట్ డెన్సిటీ అని మేము అనుకుంటాము మనం ఈ కేంద్రం నుండి ఈ ఉపరితలం నుండి అని అనుకుందాం వాస్తవానికి మీరు కేంద్రం వైపుకు వెళితే సరే అపుడేమి జరుగును ఈ పెరుగుతూ ఉన్న లింక్ స్ తో కరెంట్ చిన్న మొత్తం లో ఎందుకంటే కరెంట్ డెన్సిటీ ఏకరీతిగా ఉందని మేము ఊ హిస్తున్నాము అందువల్ల మనం ఇలా కదులుతున్నప్పుడుమనం అంటే అంతర్గత ఫ్లక్స్ పురోగతి క్రమం గా ఎక్కువ అనుసంధానిస్తుంది మీరు అన్ని అంతర్గత ఫ్లక్స్ లైన్స్ అన్నిటిని అంతర్గతం గా అనుసంధానిస్తుంది నా ఉద్దేశ్యం నేను దీన్ని ఇలా చేస్తున్నాను మీరు ఈ ఫ్లక్స్ లైన్ లాగా అన్ని ఇంటర్న్ ఫ్లక్స్ లైన్ ను ఇలా తయారు చేస్తారని అనుకుందాం అంటే ఇక్కడ వ్రాయబడినది మేము కండక్టర్ యొక్క కేంద్రం లోపలికి వెళ్ళేటప్పుడు కాబట్టి బాహ్య ప్లక్స్ ఎల్లప్పుడూ కండక్టర్ లోపల ఉన్న మొత్తం కరెంటు తో అనుసంధానిస్తుంది అంటే ఇది కండక్టర్ వెలుపల ఉంటే ఇది కండక్టర్ అయితే కండక్టర్ వెలుపల ఉంటుంది కాబట్టి ఇది ఎల్లప్పుడూ కండక్టర్లోని మొత్తం కరెంట్ను అనుసంధానిస్తుందిసరే కాబట్టి దీని ఆధారం గా మేము మొదట మీ ఇండక్టెన్స్ అని పిలిచే మీ అంతర్గత ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇది మీ చిత్రం 1 అని అనుకుందాం మరియు ఇది మీ కండక్టర్ సరే ఇది పొడవైన స్థూపాకార కండక్టర్ మరియు ఇది క్రాస్ సెక్షనల్ గా చూసినది మరియు దాని వ్యాసార్థం వాస్తవానికి R మరియు మీరు దూరం x మీ అణువంత చిన్నది పొడవు dx ఇది మీ dx మరియు ఇది ఆర్క్ పొడవు చాలా చిన్నది ఇది వాస్తవానికి dl సరే మరియు ఇక్కడ నుండి x దూరం వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత x ఎందుకంటే ఇక్కడ నుండి x ఇక్కడ ఉంది x ఇది వృత్తాకార మార్గం కాబట్టి ఇక్కడ నుండి మీరు విద్యుత్ క్షేత్రం అని పిలుస్తారు అది మీ అయస్కాంత క్షేత్ర తీవ్రత H x అని అనుకోండి కాబట్టి ఇది కండక్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ వ్యూ ఇది ఒక వ్యాసార్థం R మరియు H దూరం వద్ద మేము ఈ విషయాన్ని చాలా చిన్నదిగా మీ dx తో భావిస్తాము సరే మరియు ఇది మీ పొడవు dl ఇది మనంఏమని పిలుస్తామో అదే చాప రేఖ పొడవు arc length dl అని సరే కాబట్టి ఈ సందర్భంలో మనం ఏమి చేస్తాం x వ్యాసార్థం గల కేంద్రీకృత క్లోజ్డ్ వృత్తాకార మార్గం చుట్టూ ఉన్న MMF ఇది కండక్టర్కు x వ్యాసార్థం తో కేంద్రీకృత క్లోజ్డ్ వృత్తాకార మార్గం పటం 1 లో చూపినట్లుగా ఇది మీ పటం 1ఇది పటం 1 మరియు అందువల్ల మీరు వ్రాసే లూప్ ఇంటిగ్రల్ x దూరం వద్ద అనుకుందాం కరెంట్ నేను I x అని చెప్తున్నానుసరే ఇలా నిర్వచించాము మరియు ఇక్కడ H x అయస్కాంత క్షేత్ర తీవ్రత కండక్టర్ యొక్క కేంద్రం నుండి x మీటర్ దూరం వద్ద ampere turns per meter కు సమానం కాబట్టి ఇక్కడ కూడా ఇది x ఇక్కడ ఉందిసరే ఇక్కడ కూడా ఇది x కండక్టర్ మధ్య నుండి x దూరం లో ఉందిసరే ఇది కండక్టర్ యొక్క కేంద్రం నుండి x దూరం వద్ద సరే మరియు x దూరం వరకు ఉన్న పరివేష్టిత కరెంటు I x కు సమానము సరే అది ఆంపియర్ లో ఉంది సరే క్ట్రెత్రం సౌష్టవం గా క్ట్రెత్రం పూర్తిగా సౌష్టవం గా ఉన్నందున ప్రతి ప్రతి పాయింట్ దశ లోను H x H x స్థిరం గా ఉంటుంది కాబట్టి కేంద్రం నుండి సమానదూర మైన అన్ని పాయింట్ల కు H x స్థిరం గా ఉంటుంది క్షేత్రం సౌష్టవం కాబట్టి ఇది వృత్తాకార మార్గం కాబట్టి ప్రతిచోటా H x స్థిరంగా ఉంటుంది కాబట్టి అది ఉంటే కాబట్టి H x స్థిరం గా ఉంటే H x అప్పుడు ఈ d l dl యొక్క ఇంటెగ్రేషన్ వాస్తవానికి ఇది మీ 2 π x మొత్తం చుట్టుకొలత అవుతుంది సరే అది మీ 2 π x మరియు H x ప్రతిచోటా స్థిరం గా ఉంటుంది కాబట్టి H x ఈ integral H x లోకి in H x కు సమానం ప్రతిచోటా స్థిరంగా ఉంటుంది కాబట్టి H x అలాగే ఉంటుంది మరియు d l ఇది వృత్తాకారం గా ఉంటుంది ఇది మొత్తం చాప రేఖ పొడవు కానీ మీరు ఆ లూప్ ఇంటిగ్రల్ యొక్క మొత్తం చుట్టుకొలత ఇంటిగ్రల్ ను తీసుకుంటే అది అవుతుంది కాబట్టి ఇది సమీకరణం 14 ఇప్పుడు కాబట్టి మేము స్కిన్ ఎఫెక్ట్ న్ని వదలి వేస్తాము దీనిని లెక్కించం మరియు కరెంటు డెన్సిటీ ఏకరీతి గా ఉండునని ఊహిస్తాము అంటే మీరు క్రాస్ సెక్షన్ తీసుకుంటే మేము కరెంటు డెన్సిటీ ను కరెంటు ఏకరీతిగా తీసుకుంటాము సరే కాబట్టి x దూరం వద్ద x దూరం వద్ద కొంచం చూడంది పట్టుకోండి కాబట్టి ఈ వృత్తం యొక్క ఈ వైశాల్యం మరియు R దూరం వద్ద వృత్తం వైశాల్యం కాబట్టి Xదూరం వద్ద కరెంట్ I x కాబట్టి కరెంటు డెన్సిటీ ఏకరీతిగా ఉందని మనం అనుకుంటాము అందు వలన సరే అందు వలన π π రెండు వైపులా రద్దు చేయబడుతుంది ఇది సమీకరణం 15 సరే కాబట్టి దీని తరువాత14 మరియు 15 సమీకరణం నుండి మనం పొందు తాము కాబట్టి సమీకరణం 14 లో ఇది ఇక్కడ ఉంది కాబట్టి సమీకరణం 14 సమీకరణం 14 లో మీరు ప్రతిక్షేపిస్తే మరియు చిన్న సరళీకరణ ampere turn per meter మీటరుకు ఆంపియర్ టర్న్ సరే కాబట్టి ఇది సమీకరణం 16 కాబట్టి స్థిరమైన permeability పారగమ్యత కలిగిన నాన్ మాగ్నెటిక్ కండక్టర్ కోసం కేంద్రం నుండి x దూరంలో ఉన్న మాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ B x సరే కాబట్టి మళ్ళీ మళ్ళీ స్థిరమైన permeability పారగమ్యత కలిగిన అయస్కాంత కండక్టర్ కోసం కాబట్టి x దూరం వద్ద ఫ్లక్స్ ఫ్లక్స్ డెన్సిటీ ఉన్న నా B x ఏమిటి కాబట్టి ఈ సందర్భం లో మీరు చేయగలిగేది ఏమిటంటే B x వాస్తవానికి సమానం కాబట్టి ఇది సమీకరణం 17 కాబట్టి అంతరిక్షం లేదా గాలి యొక్క permeability మరియు Henrymeter మీటరు కు హెన్రీ కాబట్టి ఇప్పుడు అవకలన ప్రవాహం dx మందం ఉన్న చిన్న ప్రాంతానికి అవకలన ప్రవాహం అంటే ఈ చిత్రమే మళ్ళీ సరే కాబట్టి మందం ఉన్న చిన్న ప్రాంతానికి అవకలన ఫ్లక్స్ dx ఇది మందం dx ఇది dx సరే మరియు కండక్టర్ ఒక మీటర్ పొడవు కాబట్టి dx యొక్క చిన్న వ్యత్యాసం మరియు ఇది ఇలాంటి దే అని మీరు అనుకుంటారని అనుకుందాం ఇది మీ కండక్టర్ ఇది ఒక కండక్టర్ అని అనుకుందాం ఈ పొడవు ఈ పొడవు 1 మీటర్ మరియు మీకు ఈ మందం dx ఉంటే ఈ మందం సరే ఉంటే మీరు దాన్ని మడవండి అప్పుడు ఈ మందం dx మరియు ఈ పొడవు 1 మీటర్ కాబట్టి వైశాల్యం ఈ భాగానికి dx ✕1 చదరపు మీటరులో ఉంటుంది అది ఏంటి అంటే అంటే అది ఫ్లక్స్ డెన్సిటీ మీటర్ చదరపు వెబెర్ కి ఈ ప్రాంతం లో d x ✕1 అందువల్ల మందం d x మరియు 1 మీటర్ పొడవు గల చిన్న ప్రాంతానికి అవకలన ప్రవాహం మీ కండక్టర్ను పరిగణన లోకి తీసుకుంటే d x కాబట్టి ఇది 18 వ సమీకరణం కాబట్టి ఫ్లక్స్ వాస్తవానికి కండక్టర్ యొక్క పాక్షిక భాగాన్నిమాత్రమే అనుసంధానిస్తుంది ఎందుకంటే ఇది x దూరం వద్ద ఉంది అది x దూరం వద్ద మాత్రమే ఉంటుంది కాబట్టి మీ కండక్టర్ యొక్క మీ పాక్షిక భాగం కాబట్టి కరెంటు డెన్సిటీ ఏక రీతి గా అనే ఊహతో అందువల్ల కరెంటు డెన్సిటీ ఏక రీతి గా ఉందని మనం అనుకొందాం సరే పాక్షికమైన మార్పు మాత్రమే వాస్తవంగా పాక్షికమైన మార్పులేదని మనం అంటాం ఎందుకంటే ఇది క్రాస్ సెక్షనల్ కండక్టర్ కానీ మొత్తం కరెంట్ యొక్క పాక్షికమైన మార్పు మాత్రమే ఫ్లక్స్ ద్వారా అనుసంధానించబడి ఉంటుంది ఎందుకంటే దూరం వద్ద x దూరం వద్ద వైశాల్యం ఉంటుంది మరియు కండక్టర్ వ్యాసార్థం r కాబట్టి దాని వైశాల్యం కాబట్టి మొత్తం కరెంటు ఈ ఫ్లక్స్ ద్వారా అనుసంధానించబడినందున ఈ నిష్పత్తి ని పాక్షికమైన మార్పు అని i మేము పిలుస్తాము ఈ విధంగా మనం ఊహించుకుంటాము కాబట్టి ఆ సందర్భం లో అప్పుడు ఏమి జరుగుతుంది అప్పుడు ఫ్లక్స్ అనుసంధానించినది ఇది పాక్షికమైన మార్పు కాబట్టి ఫ్లక్స్ లింకేజ్ d x అవుతుంది వాస్తవానికి ఇది పాక్షికంగా మార్పుD phi x కు మారుతుందిసరే కాబట్టి x2R2 ✕ dx వాస్తవానికి x2R2 రద్దు చేయబడినది కాబట్టి dФx D Phi x dФx మీకు సమానం 0 R కి ప్రత్యామ్నాయం ఉందని మీరు చూస్తారు అప్పుడు మీరు d x ను సమానం చేస్తారు దీనికి సమీకరణ సంఖ్య 19సరే ప్రస్తుతం కండక్టర్ వ్యాసార్థం r గా ఉంది కాబట్టి 0 నుండి r కు అవకలనం చేయండి అప్పుడు మీరు మొత్తం అంతర్గత ఫ్లక్స్ అనుసంధానాలను పొందుతారు కాబట్టి లాంబ్డా అంతర్గతం గా కాబట్టి మీరు అవకలనం 0 నుండి1 వరకు చేయండి మరియు ఇది μo✕ I 8𝜋 ఏకీకృతం చేసిన తర్వాత మీటరుకు 8𝝿 weber turn మీద μoఅవుతుంది కాబట్టి ఇది r యొక్క స్వతంత్ర మని మీరు కనుగొంటారు ఎందుకంటే r లేదు ఎందుకంటే ఇది 4 న తెలుస్తుంది కాబట్టి రద్దు అవుతుంది సరే కాబట్టి ఇది సమీకరణం 20 ఉంది లాంబ్డా అంతర్గతం గా వాస్తవానికి చదరపుమీటరుకి హెన్రీ కి సమానం కాబట్టి మీరు ఇక్కడ ప్రతిక్షేపిస్తే weber turn square meter సరే లేదా weber turnmeterసరే కాబట్టి లాంబ్డా అంతర్గతం గా ఇది మీటరు కు ఫ్లక్స్ లింకేజీ కాబట్టి అంతర్గత ఇండక్టెన్స్ ƛint I కు సమానం కాబట్టి మీటరు కు హెన్రీ Henrymeter అంటే కరెంట్ ని తీసుకొని వెళ్లే కండక్టర్ alternating current కరెంట్ ని తీసుకొని వెళ్లే కండక్టర్ యొక్క అంతర్గత ప్రేరణ అంతర్గత ఇండక్టర్ మీటర్కు హెన్రీ మరియు ఇది కండక్టర్ యొక్క వ్యాసార్థం లేదా వ్యాసం నుండి స్వతంత్రముగా ఉంటుంది అంటే కండక్టర్ యొక్క వ్యాసం లేదా వ్యాసార్థం వ్యాసార్థం ఏమైనా వ్యాసం ఏమైనావ్యాసార్థం లేదా వ్యాసం ఏమైనా కావచ్చు ఈ L అంతర్గత ఎల్లప్పుడూ స్థిరమైన విలువ ఇది చదరపు మీటర్ కు హెన్రీ ఇది నేను ఒక సమీకరణ సంఖ్య 21 గా గుర్తించాను కాబట్టి అది కరెంట్ ని తీసుకొని వెళ్లే కండక్టర్ యొక్క అంతర్గత ఇండక్టెన్స్సరే తరువాత ది బాహ్య ఫ్లక్స్ లింకేజీ కారణంగా ఇండక్టెన్స్ కాబట్టి ఇది కండక్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ వీక్షణ సరే కాబట్టి మనం తీసు కున్నది ఈ కండక్టర్ యొక్క ఈ వ్యాసార్థానికి r మేము తీసుకున్నాము మేము రెండు బాహ్య బిందువు లను తీసుకున్నాము ఒకటి p వద్ద ఉంది ఇది కండక్టర్ యొక్క కేంద్రం నుండి దూరం D 1 ఇది ఇది కండక్టర్ యొక్క కేంద్రం నుండి ఈ పాయింట్ p వరకు దూరం D 1 మరియు మరొక పాయింట్ మనం q అని తీసుకున్నాము మరియు దూరం D 2 సరే మరియు మేము దీనిని తీసుకున్నాము ఈ విషయం సరే D 2 మరియు ఈ రెండు బిందువులు బాహ్యమైనవి ఇవి మనం తీసుకున్న ఫ్లక్స్ లైన్స్ కాబట్టి ఈ రెండు బాహ్య బిందువులు p q సరే p మరియు q ల మధ్య పటం 2 ఫ్లక్స్ లింకేజ్స్ కాబట్టి అందువల్ల మనం ఇక్కడ వ్రాసినది పటం 2 ఒక కండక్టర్ నుండి D 1 మరియు D 2 దూరం వద్ద రెండు బిందువులు p మరియు q ను చూపిస్తుంది ఈ కరెంటు I ఆంపియర్ను కలిగి ఉంటుంది కాబట్టి ఈ కండక్టర్ కరెంటు తీసుకొని వెళుతోంది సరే ప్రవాహం యొక్క అయస్కాంత రేఖలు ఏకాగ్రత వృత్తం కాబట్టి ఈ రేఖ దీని చుట్టూ కేంద్రీకృత వృత్తం మీ కండక్టర్ చుట్టూ బిందువులు p మరియు q మధ్య ఫ్లక్స్ మొత్తం సరే కేంద్రీకృత సిలిండర్ ఉపరితలాల లోపల ఈ బిందువుల గుండా వెళుతుంది కాబట్టి అన్నీ ఈ బిందువు మధ్య కేంద్రీకృతమై ఉన్నాయి q ఇక్కడ p ఇక్కడ తీసుకోబడింది కాబట్టి p మరియు q బిందువుల మధ్య అవే ఫ్లక్స్ రేఖలు కేంద్రీకృత మై ఉంటాయి కాబట్టి x క్షేత్ర తీవ్రత కాబట్టి మేము కండక్టర్కు కొంత దూరం x బాహ్యం గా తీసుకున్నాము అయితే ఈ x కండక్టర్కు బాహ్యం గా ఉంటుంది కాబట్టి x దూరం వద్ద ఉన్న క్షేత్ర తీవ్రత ను మనం ఏ సమయంలో నైనా చూసినట్లుగా ఇవ్వవచ్చు ఈ అయస్కాంత క్షేత్ర తీవ్రత H x స్థిరం గా ఉంటుంది ఎందుకంటే ఇది కేంద్రీకృత వృత్తంసరే మరియు దూరం x చుట్టుకొలత 2 𝛑 x కాబట్టి కండక్టర్ కరెంటు ను తీసుకొని వెళ్లినపుడు కరెంటు I సమానం కాబట్టి మీటరు కు ampere turn కాబట్టి సాధ్యమైన చోట మీకు యూనిట్ లను నేను ఇచ్చాను సరేఇది ఇపుడు సమీకరణం 22 మరియు ఫ్లక్స్ డెన్సిటీ మీరు x దూరం వద్ద చూస్తే చదరపు మీటరు కు వెబెర్ ఇది సమీకరణం 23 సరే కాబట్టి కండక్టర్ల వెలుపల ఉన్న ఫ్లక్స్ నేను ప్రారంభంలో చెప్పిన మొత్తం కరెంట్ను లింక్ చేస్తుంది మరియు అందువల్ల ఫ్లక్స్ లింకేజ్ D లాంబ్డా ఎక్స్ Dƛx సంఖ్యాపరంగా ఫ్లక్స్ D x కి సమానం గా ఉంటుంది ఇక్కడ కండక్టర్కు బాహ్యం గా ఉన్నందున పాక్షిక మైన మార్పు అన్న ప్రశ్న రాదు కాబట్టి సంఖ్యా పరంగా లాంబ్డా ఎక్స్ Dƛx మరియు డిఫరెన్షియల్ ఫ్లక్స్ D phi x రెండూ ఒకటేసరే అందువల్ల మందం D x యొక్క చిన్న ప్రాంతానికి D x ఫ్లక్స్ D phi x dɸx ఫ్లక్స్ డిఫరెన్షియల్ ఫ్లక్స్ D x ఇక్కడే ఉందిసరే మరియు మేము 1 మీటర్ పొడవు గల సహ కండక్టర్ ను పరిశీలిస్తాము అది Dƛx D x సమానం రెండూ ఒకటే Bxx dx x 1 కు సమానం ఎందుకంటే ఈ ప్రాంతానికి అదే భావన సరే మీరు ఇలా ఊహించుకుంటే ఇది ఈ సిలిండర్ ఈ మందం dx మరియు ఈ పొడవు 1 మీటర్ మరియు ఈ మందం d x సరే ఉంటే మీరు దానిని మడతపెడితే ఈ మందం dx 1 లోకి క్రాస్ సెక్షనల్ ప్రాంతం సరే కాబట్టి ఈ సందర్భం లో మునుపటిలాగే వెబర్ కు మీటర్ముందు వెబర్ మాదిరిగానే సరే కాబట్టి ఇది సమీకరణం 24 కాబట్టి p మరియు q బిందువుల మధ్య ఫ్లక్స్ కారణంగా మీరు పొందవలసిన కండక్టర్ యొక్క మొత్తం ఫ్లక్స్ లింకేజ్ కాబట్టి కండక్టర్ కేంద్రం నుండి బిందువు p యొక్క దూరం D 1 మరియు బిందువు q దూరం D 2 కాబట్టి మనం చేయవలసింది మీరు దీన్ని సమాకలనం చేయాలి అంటే pq సరే ఈ రెండు పాయింట్ల మధ్య లాంబ్డా pq సమాకలనం యొక్క పరిధులు D 1 నుండి D వరకు𝞵0 I 2 𝛑 x d x 0 లోకి mu 0 I2 𝛑 కి సమానం గా ఉంటుంది మరియు మీరు దానిని సమాకలనం చేస్తే ఇది సహజ లాగ్ LnD2 D1 అవుతుంది సరే కాబట్టి కండక్టర్ కు p మరియు q బాహ్యం గా ఉన్న 2 పాయింట్ల మధ్య ఇండక్టెన్స్ అప్పుడు హెన్రీ మీటరు కు ఇవ్వబడుతుంది మరియు మీరును మీటర్కు హెన్రీని ప్రతిక్షేపిస్తే 2 pi 2 𝞹i రద్దు చేయబడుతుంది సరే కాబట్టి చివరికి ఇది మీటరు కు హెన్రీ అవుతుంది ఇది మీ సమీకరణం 26 కాబట్టి అంటే ఈ సందర్భం లో ఏమి ఉందో మనం చూడ వచ్చు L బాహ్య సందర్భం అది మీ తరువాత మనం పిలిచే దానిపై ఆధారపడి ఉంటుంది కండక్టర్ మధ్య నుండి కొంత దూరం D వరకు విషయాలు ఎలా జరుగుతాయో చూస్తాము కానీ మీకు రెండు దూరాలు D1 మరియు D2ఉంటే L బాహ్య అనేది మీ ఈ దూరం D1 మరియు D2 ల ప్రమేయం గా ఉంటుంది L బాహ్య అనేది దూరం D1 మరియు D2 లపై ఆధారపడి ఉంటుంది తరువాత మనం మరింత గా ఎలా సరళీకృతం చేస్తామో చూద్దాం కాబట్టి తదుపరి ది ఏమిటంటే ఒకే దశ ఫేజ్ 2 వైర్ లైన్ల యొక్క ఇండక్టెన్స్ ఉదాహరణకు మీ సింగిల్ ఫేజ్ 2 వైర్ లైన్ లను మీరు తీసుకున్నారని అనుకుందాం కాబట్టి ఇది ఒక కండక్టర్ ఎరుపు ఎరుపు ది మరొక కండక్టర్ దీని వ్యాసార్థం r1 అని వ్యాసార్థం r2 ఇది మీ ప్రస్తుత I1 ప్లస్ అంటే కండక్టర్ యొక్కకరెంటు ఫేజ్ లోకి ప్రవేశించడము అంటే ప్లస్ విషయం ఇందుకే ఇవ్వబడింది ఇది రిటర్న్ పాత్ డాట్ ను చూపిస్తుంది అంటే ఈ 2 కండక్టర్ల మధ్య కరెంటు పేజీ ని వదిలివేస్తోంది సరే కాబట్టి ఇది సింగిల్ ఫేజ్ 2 వైర్ సిస్టమ్ కాబట్టి మీ కరెంటు I1 ను దీని లోకి తీసుకువెళుతోంది మరియు ఇది తిరిగి వచ్చే మార్గం వాస్తవానికి సరే మరియు ఒకే ఫేజ్ 2 వైర్ లైన్ యొక్క ఇండక్టెన్స్ను మనం కనుగొనాలి